కాబట్టి మరొక సమస్యకు తిరిగి రండి ఇప్పుడు మనం R L సర్క్యూట్లని చూద్దాము కాబట్టి ఈ చిత్రాన్ని గమనిద్దాం చిత్రం 51 లో స్విచ్ చాలా సమయం వరకు మూసి వేయబడి ఉంది మరియు ఇది t 0 వద్ద తెరవబడి ఉంది మీరు i మరియు v ని అన్ని సమయాల్లో కనుక్కోవాలి కాబట్టి స్విచ్ చాలా సమయం నుండి మూసివేయబడి ఉంది అనే విషయం ఇవ్వబడింది అంటే దాని అర్ధం ఈ స్విచ్ చాలా సమయం మూసి వేయబడి ఉంది మరియు నా ఉద్దేశ్యం అది ఈ స్విచ్ చాలా సమయం స్విచ్ చాలా సమయం మూసి వేయబడి ఉంది మరియు t 0 వద్ద ఈ స్విచ్ తెరవబడింది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ 100 వోల్ట్ సోర్స్ ఉంది కానీ ఇక్కడ ఒక స్టెప్ ఇన్పుట్ కూడా ఉంది అది 15 u వోల్ట్ కాబట్టి సాధారణంగా మీరు ఇలా రాస్తారు 15 u 0 t 0 కన్నా తక్కువ t0 ఉన్నప్పుడు t 0 కన్నా ఎక్కువ t0ఉన్నప్పుడు ఈ విలువ 15 అవుతుంది కాబట్టి సాధారణ సందర్భంలో వాస్తవానికి u 0 t 0 కన్నా తక్కువ t0 ఉన్నప్పుడు t 0 కన్నా ఎక్కువ t0 ఉన్నప్పుడు u 1 కాబట్టి ఈ 15 u t 0 మరియు t 0 కన్నా తక్కువ t0 ఉన్న సందర్భాన్ని మీరు గత చరిత్ర అని పిలుస్తారు అంటే నేను దాన్ని శుభ్రం చేస్తాను అంటే ఈ స్విచ్ చాలా సమయం మూసి వేయబడి ఉందని అర్ధం కాబట్టి ఈ సందర్భంలో t 0 కన్నా తక్కువ ఉంటే ఏమి జరుగుతుంది కాబట్టి ఆ సందర్భంలో 15 u ఉంటే ఏమి జరుగుతుంది t 0 కన్నా తక్కువ ఉన్నప్పుడు 0 అని నేను మీకు చెప్పాను మరియు t 0 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు 15 అని చెప్పాను అంటే ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది దీన్ని మీరు పిలుస్తారు ఇది చాలా సమయం మూసి వేయబడి ఉంది మరియు దీని అర్థం ఇది 15u వోల్టేజ్ సోర్స్ వాస్తవానికి ఇది 0 అవుతుంది అంటే ఇది ఇలా ఉంటుంది ఈ విషయం వాస్తవానికి 0 అయినందున దాన్ని కలపండి స్విచ్ చాలా సమయం నుండి మూసివేయబడినందున ఇది సున్నాగా ఉంది అంటే దీని అర్ధం స్విచ్ చాలా సమయం నుండి మూసివేయబడినందున 100 వోల్ట్ DC సోర్స్ ఉంది ఇది మూసి వేయబడి ఉంది అంటే ఈ కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తుంది కాబట్టి నా ఉద్దేశ్యం లో ఒకవేళ ఇది ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తుంటే అంటే స్విచ్ చాలా సమయం మూసి వేయబడి ఉంది అంటే vc అది v vc v అనుకుందాం 0 క్షమించండి 0 100 వోల్ట్ కాబట్టి మీరు దీనిని vc 0 అని పిలుస్తారు అదే సమయంలో మీరు సులభంగా i ని కనుక్కోవచ్చు ఈ 10 Ω మరియు 20 Ω పారలెల్ గా ఉంటాయి ఈ వోల్టేజ్ 0 ఉన్నందున కాబట్టి ఇది షార్ట్ అంటే నా ఉద్దేశం కేవలం వివరణ కోసం మాత్రమే కాబట్టి I ని మీరు సులభంగా గణించవచ్చు ఎందుకంటే ఇది ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తుంది కాబట్టి ఈక్వివలెంట్ సర్క్యూట్ చూపబడింది నేను ఇక్కడ గీసాను కాబట్టి ఈ సందర్భంలో ప్రతిదీ అక్కడ వ్రాయబడింది నేను చెప్పినదంతా ఇక్కడ వివరించబడింది ఇది 15 కాబట్టి ఈ సందర్భంలో ఏమి జరుగుతుంది సర్క్యూట్ ఇలా ఉంటుంది కాబట్టి ఇది కెపాసిటర్ అక్కడ ఉంది ఇది ఓపెన్ సర్క్యూట్ వలె పనిచేస్తుంది మరియు ఇది కరెంటు i ఈ 10 Ω మరియు 20 Ω సమాంతరంగా ఉంటాయి ఇంకా ఇది 100 వోల్ట్ కాబట్టి v0 v 100 వోల్ట్ మరియు i v 10 అంటే 10 యాంపియర్ వాస్తవానికి నా ఉద్దేశ్యం మీరు కేవలం 1 నిమిషం సమయం ఇవ్వండి మీరు కరెంటు i ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తే దిశ ఈ విధంగా తీసుకోబడింది ఈ విధంగా కాబట్టి ఈ విషయం కోసం మాత్రమే నాకు ఈ వోల్టేజ్ తెలుసు ఈ వోల్టేజ్ అంటే ఈ వోల్టేజ్ v కాబట్టి ఇది ఇది కాబట్టి ప్రాథమికంగా ఏమి జరుగుతుంది 10 i ఇలా కదిలితే 10 i v 0 కాబట్టి i v 10 10010 10 యాంపియర్ కాబట్టి నేను దానిని స్పష్టం చేస్తాను కాబట్టి ఈ సందర్భంలో i v10 ఇవ్వబడింది ఇది 10 యాంపియర్ మరియు కెపాసిటర్ వోల్టేజ్ మీరు t 0 వద్ద స్విచ్ ఓపెన్ ఉన్నప్పుడు సర్క్యూట్ ని చూస్తే కెపాసిటర్ వోల్ట్ అంటే అది ఓపెన్ అయిన వెంటనే ఈ వోల్టేజ్ సోర్స్ అక్కడ ఉండకూడదు ఎందుకంటే ఇది డిస్కనెక్ట్ చేయబడింది మరియు అది t 0 వద్ద ఓపెన్ ఉంటుంది కాబట్టిt 0 కన్నా ఎక్కువ t0ఉంటే ఈ 15 వోల్ట్ స్టెప్ ఇన్పుట్ ఇక్కడ ఉంటుంది మరియు చివరికి కెపాసిటర్ వోల్టేజ్ తక్షణమే మారదు కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది v0 v0 అది 100 వోల్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో 15 వోల్ట్ సోర్స్ ఉంది మరియు ఇది 10 i మరియు ఇది v1 14 ఫారడ్ ఇప్పుడు చాలా కాలం తరువాత మీరు చూస్తే కెపాసిటర్ వోల్టేజ్ తక్షణమే మారదు కాబట్టి v0 v0 అంటే 100 వోల్ట్ t 0 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు స్విచ్ ఓపెన్ ఉంటుంది మరియు 10 వోల్ట్ సోర్స్ సర్క్యూట్ నుండి డిస్కనెక్ట్ చేయబడింది నేను మీకు చెప్పాను అప్పుడు ఈ 15u వోల్ట్ సోర్స్ ఇప్పుడు సర్క్యూట్లో పనిచేస్తుంది ఇది ఇలా ఉంది ఇప్పుడు స్టడీ స్టేట్ లో మీరు స్టడీ స్టేట్ ని చూస్తే v అనంతం ఏమిటీ స్టడీ స్టేట్ లో ఈ కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తుందని అనుకుందాం అంటే సర్క్యూట్ ఇలా ఉంటుంది ఇది 15 వోల్ట్లు ఇది 10 Ω ఇది 20 Ω మరియు ఈ కెపాసిటర్ DC కి స్టడీ స్టేట్ లో ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తోంది కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది ఈ Vs Vs వాస్తవానికి v అనంతం v ఇది v స్టడీ స్టేట్ లో ఇలా ఉంటుంది ఇప్పుడు మీరు దీన్ని సులభంగా చూడొచ్చు ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఇది 10 Ω మరియు ఇది 20 Ω కాబట్టి కరెంటు i ఏమిటో మీరు సులభంగా తెలుసుకోవచ్చు కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూట్ కరెంటు i అని ఇవ్వబడింది కాబట్టి i నిజానికి 1520 10 అంటే 30 5 యాంపియర్ అంటే i అప్పుడు v అనంతం అంటే ఏమిటి అప్పుడు v అనంతం స్టడీ స్టేట్ విలువ అవుతుంది ఇది ఓపెన్ సర్క్యూట్ ఇది కరెంటు I ప్రవహిస్తోంది ఈ కరెంటు i 0 5 మరియు అది 20 కాబట్టి ఆ 10 వోల్ట్ కాబట్టి v అనంతం 10 వోల్ట్ కాబట్టి ఈ సర్క్యూట్ మీ కోసం డ్రా చేయబడింది కాబట్టి ఈ సందర్భంలో ఇది v అనంతం 10 వోల్ట్లు ఇప్పుడు RThevenin ను కనుగొన్నప్పుడు కాబట్టి RThevenin అంటే థెవెనిన్ పొందడం కోసం అంటే నేను మీకు సర్క్యూట్ ని చూపించాను ఇది ఈ పాయింట్ నుండి చూస్తూ మీరు కనుగొనాలి ఆ సమయంలో మీరు దీన్ని షార్ట్ చేయాలి కాబట్టి 10 Ω మరియు 20 Ω సమాంతరంగా ఉంటాయి ఎందుకంటే దీన్ని మనం షార్ట్ చేయాలి కాబట్టి ఈ సందర్భంలో RThevenin 10 2010 20 కాబట్టి ఇది 200 30 203 Ω అది RThevenin అందువల్ల టైం స్థిరాంకం τ c R Thevenin అవుతుంది కాబట్టి c 1 4 ఫారడ్ ఇవ్వబడింది కాబట్టి ఇది 14 203 కాబట్టి అది 53 సెకను అవుతుంది కాబట్టి ఈ లెక్కలన్నీ ఉన్నాయి నేను దీనిని స్పష్టం చేస్తాను కానీ నేను దానిని అలాంటిదే చేస్తున్నాను కాబట్టి ఈ సందర్భంలో ఇది τ అంటే 53 సెకను మరియు RThevenin మీకు 203 వచ్చింది ఇప్పుడు v v అనంతం v0 v అనంతం e tτ అని ఈ సూత్రాన్ని తెలుసుకోండి కాబట్టి v అనంతం 10 v0 100 మరియు v అనంతం 10 కాబట్టి 100 10 53 కాబట్టి ఇది e 3 t5 అవుతుంది కాబట్టి vt 10 10 e 3tꚍ వోల్ట్ ఇప్పుడుచిత్రం 53 నుండి i v20c dv dt ఇప్పుడు మీరు చిత్రం 53 కి వస్తే i v20c dv dt కాబట్టి ఒక విషయం ఈ వోల్టేజ్ ఉంది ఈ వోల్టేజ్ v అంటే ఇతర మూలకాలు లేవు కాబట్టి అదే వోల్టేజ్ 20 Ω రెసిస్టన్స్ వద్ద ఉంటుంది కాబట్టి ఈ కరెంట్ అది i1 అని మరియు ఈ కెపాసిటర్ ద్వారా ఇది ic అని చెప్పండి అప్పుడు i1 v 20 అని చెప్పబడుతుంది ఇది i1 మరియు ic విలువ ఇది c కెపాసిటర్ c dv dt అంటే i v 20 c dv dt కాబట్టి నేను దానిని స్పష్టం చేస్తాను కాబట్టి మీరు ఈ సమీకరణాన్ని i v 20 cdvd t అని వ్రాస్తే అంటే మీరు v యొక్క వ్యక్తీకరణని ఇందులో ప్రతిక్షేపించండి కాబట్టి ప్రతిసారీ నేను ఆ vt మరియు vt వ్రాయడం లేదు మీరు కావాలనుకుంటే ఇది vt అని పెట్టొచ్చు కానీ ఇది అర్థమవుతుంది కాబట్టి vt యొక్క వ్యక్తీకరణని ఇందులో ప్రతిక్షేపించండి ఈ వ్యక్తీకరణని మీరు ఇక్కడ ఉంచారు మరియు దీని యొక్క అవకాలనాన్ని తీసుకోండి కాబట్టి ఇది c 14 ఫారడ్ d vd t కాబట్టి దీనిని స్పష్టం చేస్తాను కాబట్టి ఈ సందర్భంలో సరళీకరణ చేస్తే i 12 92 e 3 t5 272 e 3t5 అంటే i 12 9 e 3t5 యాంపియర్ ఈ v 10 i 15 సంతృప్తికరంగా ఉందని గమనించండి మీరు ఈ సర్క్యూట్కు వెళితే ఈ సర్క్యూట్కు వెళ్లండి నా ఉద్దేశ్యం ఏమిటంటే నేను కెవిఎల్ను వర్తింప చేయాలనుకుంటున్నాను నేను కెవిఎల్ను వర్తింప చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ వోల్టేజ్ v అంటే నేను దీన్ని ఇలా చేస్తే ఈ వోల్టేజ్ v అంటే అది 10 i v 15 0 అంటే 10 i v 15 మీరు దాన్ని సరిచూసుకోండి అది సంతృప్తి చెందుతుంది కాబట్టి క్షమించండి కాబట్టి ఇది నిజంగా సంతృప్తికరంగా వ్రాయబడింది అందువల్ల అన్ని t v 100 వోల్ట్ అంటే v0 100 వోల్ట్t 0 కంటే తక్కువ ఉంటేమరియు t0 కంటే ఎక్కువ ఉంటే 10 90 e 3t5 వోల్ట్ మరియు అదేవిధంగా i t 0 కన్నా తక్కువ ఉంటే 10 యాంపియర్ మీరు లెక్కించారు మరియు t0 కన్నా ఎక్కువ ఉంటే అది 12 9 e 3 t5 యాంపియర్ అంటే t 0 కన్నా ఎక్కువ ఉంటే కాబట్టి మరొక మార్గం ఇప్పుడు మీరు దీన్ని అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను విషయాలు అస్సలు కష్టం కాదు కాబట్టి పూర్తి ప్రతిస్పందనను చూడటానికి మరొక మార్గం రెండు భాగాలను విచ్ఛిన్నం చేయడం ఒకటి సహజ ప్రతిస్పందన మరియు మరొకటి బలవంతపు ప్రతిస్పందన నా ఉద్దేశ్యం ప్రతిస్పందనకు రెండు విషయాలు ఉన్నాయి మీరు దానిని విచ్ఛిన్నం చేయవచ్చు ఒకటి సహజ ప్రతిస్పందన మరియు మరొకటి బలవంతపు ప్రతిస్పందన కాబట్టి మొత్తం పూర్తి ప్రతిస్పందనను కూడా వ్రాయవచ్చు కాబట్టి పూర్తి ప్రతిస్పందనను కూడా వ్రాయవచ్చు కాబట్టి పూర్తి స్పందన నిల్వ ఉన్న ఎనర్జీ అనగా సహజ ప్రతిస్పందన బలవంత ప్రతిస్పందన అంటే స్వతంత్ర మూలాలు వోల్టేజ్ మూలం లేదా కరెంటు మూలం ఇవి స్వతంత్ర మూలాలు దీనిని శుభ్రం చేస్తాను అంటే v సహజ ప్రతిస్పందన vn బలవంతపు ప్రతిస్పందనvf ఇది 59 వ సమీకరణం అందువల్ల సమీకరణం 48 నుండి దీనిని తిరిగి వ్రాయవచ్చు 48 నేను ఇక్కడ వ్రాస్తున్నాను సమీకరణం 48 నుండి ఈ వాస్తవ సమీకరణం 40 ఎక్కడో వ్రాసాను నేను ఎక్కడో వ్రాస్తున్నాను ఇక్కడ vt vt ఈ సమీకరణం 40 ద్వారా Vs తరువాత v0 మీరు v0 కామన్ తీసుకోండి అప్పుడు 1 e tτ నా ఉద్దేశ్యం ఏమిటంటే ఈ సమీకరణం మీరు v0 అది 1 అని పిలుస్తారు అది మీరు v0 అని పిలుస్తారు అప్పుడు కేవలం ఒక నిమిషం v0 e tτ అప్పుడు Vs అప్పుడు v0 కేవలం 1 నిమిషం అవుతుంది ఇది v0 e t tτ Vs Vs e tτ కాబట్టి వాస్తవానికి ఇది Vs v0 Vs e tτ కాబట్టి ఇది v0 క్షమించండి దాన్నిస్పష్టం చేస్తాను Vs కాబట్టి ఇది వాస్తవానికి Vs v0 Vs e tτ అంటే ఇది సమీకరణం 48 కాబట్టి ఇది వాస్తవానికి v అనంతం v0 v అనంతం e tτ కాబట్టి మీరు v0 e tτ అయితే మీరు ఇక్కడ వ్రాస్తారు మరియు అవి Vs Vs e tτ మీరు Vs కామన్ తీసుకుంటే కాబట్టి ఇది 1 e tτ కాబట్టి దీని అర్థం అది vn దానిని స్పష్టం చేస్తాను అంటే సర్క్యూట్ యొక్క మూలం కోసం సహజ ప్రతిస్పందన అయిన v0 e tτ అయితే మొదటి పదం అయిన vnసర్క్యూట్ సోర్స్ కోసం ఇది చూశాము మరియు ఇది వాస్తవానికి బలవంతపు ప్రతిస్పందన అని పిలుస్తారు అది బాహ్య శక్తి కారణంగా కొన్ని అది వోల్టేజ్ సోర్స్ తప్ప మరొకటి కాదు కాబట్టి ఇది వాస్తవానికి vn మరియు ఇది Vs కాబట్టి vn v0 e tτ సహజ ప్రతిస్పందన మరియు Vs Vs 1 e tτ బలవంతపు ప్రతిస్పందనకాబట్టి నేను దానిని స్పష్టం చేస్తాను కాబట్టి ఈ విధంగా ఈ సమీకరణం 48 ను ఈ విధంగా వ్రాయవచ్చు కాబట్టి ఇది 59 60 61 మరియు 62 సమీకరణం అందువల్ల సహజ ప్రతిస్పందన vn ఇప్పటికే చేసిన సెక్షన్ 6 2 లో వ్యక్తీకరించబడింది కాబట్టి vf ను బలవంతపు ప్రతిస్పందన అని పిలుస్తారు ఎందుకంటే ఇది సర్క్యూట్ లో బాహ్య శక్తిని ప్రయోగించినప్పుడు ఉత్పత్తి అవుతుంది ఈ సందర్భంలో ఇది వోల్టేజ్ సోర్స్ ఇప్పుడు సమాంతర RC సర్క్యూట్ యొక్క కరెంటు ప్రతిస్పందన చూద్దాం కాబట్టి ఇప్పుడు సమాంతర RC సర్క్యూట్ ని పరిగణిద్దాం కానీ కరెంటు మూలం ఉంది కాబట్టి ఈ సందర్భంలో కూడా ఇది Iu ఇవ్వబడింది మరియు t 0 కన్నా తక్కువగా ఉన్నప్పుడు u 0 అని మీకు తెలుసు మరియు t 0 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఇది 1 అవుతుంది అందువల్ల t 0 కంటే తక్కువగా ఉన్నప్పుడు Iu 0 మరియు అది t 0 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు Iu 1 కాబట్టి స్టెప్ ఇన్పుట్ మరియు ఇది సమాంతర సర్క్యూట్ కాబట్టి నేను దానిని స్పష్టం చేస్తాను కాబట్టి మీరు t 0 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కాబట్టి నేను Iu I అవుతుంది ఎందుకంటే u 1 కాబట్టి ఈ సందర్భంలో t 0 కంటే ఎక్కువ u లేకపోతే అది అర్థం చేసుకోవడానికి నేను I అని సూచిస్తున్నాను మరియు మీరు సర్క్యూట్ ఉంటే అది స్టడీ స్టేట్ లో ఉంటే ఇది ఓపెన్ సర్క్యూట్ వలె పనిచేస్తుంది ఇది ఓపెన్ సర్క్యూట్ వలె పనిచేస్తుంది అంటే ఇది కెపాసిటర్ vc వద్ద వోల్టేజ్ అది స్టడీ స్టేట్ ప్రతిస్పందన లేదా vc అనంతం కాబట్టి ఆ సందర్భంలో vc V స్టడీ స్టేట్ అదే విషయం vc ∞ మరియు ఈ I కరెంట్ ఇలా ప్రవహిస్తుంది కాబట్టి ఇది IR ఇది మీకు అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను కాబట్టి దీని ఆధారంగా మరియు τ టైం కాన్స్టాంట్ అంటే CR కాబట్టి ఈ సహజ ప్రతిస్పందన మరియు బలవంతపు ప్రతిస్పందనను ఉపయోగించి వోల్టేజ్ లేదా కరెంట్ యొక్క వ్యక్తీకరణను మీరు కోరుకున్నదాన్ని పొందటానికి ప్రయత్నిస్తారు కాబట్టి నేను దానిని స్పష్టం చేస్తాను కాబట్టి ఈ సందర్భంలో మొదట్లో నేను మీకు vc ని చెప్పాను మరియు ప్రారంభంలో కెపాసిటర్ యొక్క ప్రారంభ వోల్టేజ్ vc 0 v0 అని అనుకుంటాను అది ఊహిస్తుంది అది కూడా 0 కావచ్చు కానీ స్టడీ స్టేట్లో నేను మీకు చెప్పాను vc అనంతం I R కాబట్టి 648 సమీకరణం నుండి తెలుసుకోండి ఆ vc t vc అనంతం vc 0 vc అనంతం e t τ అందువల్ల vc t IR IR v0 ను vc అనంతం పొందింది ఎందుకంటే కెపాసిటర్ యొక్క ప్రారంభ విలువ అది v0 వద్ద ఛార్జ్ చేయబడిందని అనుకుందాం కాబట్టి v0 vc అనంతం విలువ I R కాబట్టిv0 IR e tτ లేదా v0 e tτ నా ఉద్దేశ్యం ఈ v0 e tτ అప్పుడు IR I R e tτ కాబట్టి IRని కామన్ కాబట్టి బయటకి తీస్తే 1 e tτ అవుతుంది ఇది సమీకరణం 63 కాబట్టి vn అనేది సహజ ప్రతిస్పందన ఇది v0 e tτ సోర్స్ లేని సర్క్యూట్ లాగా మరియు vf బలవంతపు ప్రతిస్పందన IR 1 e tτ కాబట్టి దీని తరువాత ఇది సాధారణ సమాంతర RC సర్క్యూట్ కరెంటు సోర్స్ ని తీసుకోండి కాబట్టి I స్టెప్ ఇన్పుట్ను కాబట్టి ఇప్పుడు R L సర్క్యూట్ యొక్క స్టెప్ ప్రతిస్పందన చూద్దాము కాబట్టి ఇది సర్క్యూట్ ఆపై R L సర్క్యూట్ యొక్క స్టెప్ ప్రతిస్పందన చూద్దాము కాబట్టి ఈ సందర్భంలో చిత్రం 55లో R L సర్క్యూట్ చూపించబడినది మరియు దాన్ని చిత్రం 56 లో చూపిన సర్క్యూట్ తో భర్తీ చేయవచ్చు కాబట్టి ఇది R L సర్క్యూట్ t 0 సమయంలో స్విచ్ మూసివేయబడి ఉంది అని అనుకుందాం కాబట్టి ఇది మీరు సరళమైనదిగా భావించే RC సర్క్యూట్ పరిగణించబడింది ఇక్కడ కూడా ఇది సాధారణ RL సర్క్యూట్ ఇది L ఇండక్టర్ వద్ద వోల్టేజ్ ఇది vt మరియు ధ్రువణత L గా గుర్తించబడింది నన్ను క్షమించండి మరియు ఈ కరెంటు i ప్రవహిస్తోంది ఇప్పుడు సాధారణంగా మరింత ముందుకు వెళ్ళే ముందు స్విచ్ మూసివేయబడి ఉంది ఇది ఇలా ఉంటుంది మరియు స్టడీ స్టేట్లో ఈ ఇండక్టర్ షార్ట్ సర్క్యూట్గా పనిచేస్తుంది స్టడీ స్టేట్లో ఇండక్టర్ షార్ట్ సర్క్యూట్గా పనిచేస్తుంది మరియు ఇది కరెంటు i అయితే మన స్టడీ స్టేట్ లో i∞ Vs R స్విచ్చింగ్ చేసిన తరువాత t 0 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు స్విచ్ మూసివేయబడిన తర్వాత ఇండక్టర్ షార్ట్ సర్క్యూట్ లాగా పని చేస్తుంది కెపాసిటర్ స్టడీ స్టేట్ లో ఓపెన్ సర్క్యూట్ వలె పనిచేస్తుంది నేను దానిని స్పష్టం చేస్తాను కాబట్టి ఈ సర్క్యూట్ ఈ విధంగా తిరిగి గీయవచ్చు ఇది V స్టెప్ ఇన్పుట్ Vs u మరియు r అవుతుంది మరియు L ఇది V కి ముందు అదే విధంగా ఉంటుంది అదే విషయం t 0 కన్నా తక్కువగా ఉన్నప్పుడు Vs u 0 మరియు t 0 కంటే ఎక్కువ గా ఉన్నప్పుడు అది Vs అవుతుంది కాబట్టి అందుకే దీనిని Vsu అని వ్రాస్తారు కాబట్టి నేను దానిని స్పష్టం చేస్తాను కాబట్టి ఇండక్టర్ కరెంట్ i ను కనుగొనడమే మన లక్ష్యం ఇది ఇండక్టర్ కరెంట్ i సర్క్యూట్ ప్రతిస్పందన 59 నుండి 62 వరకు సమీకరణాలలోని సాంకేతికతను ఉపయోగిస్తుంది అంటే ఈ సమీకరణం 59 నుండి 62 వరకు ఉంటుంది అంటే మీరు ఈ 59 60 61 62 సమీకరణాల లో ఈ v vn vf ను ఉపయోగిస్తున్నారు అదేవిధంగా i in if అదే భావన ఉపయోగించండి కాబట్టి ఈ సందర్భంలోi in if ఏమి చేస్తుంది in అనేది కరెంటు యొక్క సహజ ప్రతిస్పందన మరియు if అనేది కరెంట్ యొక్క బలవంతపు ప్రతిస్పందన కాబట్టి సహజ ప్రతిస్పందన ఎల్లప్పుడూ మీరు ఎక్స్పోనెన్షియల్ అని పిలుస్తారు కాబట్టి ఇది in a e tτఅని వ్రాసినట్లు చూస్తే అది L R కేవలం L R R L సర్క్యూట్ లో τ L R అనేది సమయ స్థిరాంకం ఇది సమీకరణం 67 మరియు a అనేది స్థిరాంకం దీనిని కనుగొనాలి సహజ ప్రతిస్పందన అనేది ఎల్లప్పుడూ క్షీణించే ఎక్సపోనాన్షియల్ గా ఉంటుంది కాబట్టి నేరుగా నేను in a e tτ లో వ్రాస్తాను కాబట్టి a ని తరువాత కనుగొనవచ్చు దానిని తర్వాత చూద్దాము ఇప్పుడు బలవంతపు ప్రతిస్పందన అనేది చిత్రం లో చూపిన స్విచ్ మూసివేయబడిన చాలా కాలం తర్వాత వచ్చే కరెంటు విలువ కాబట్టి 5 సమయ స్థిరాంకం అంటే 5 τ సహజ ప్రతిస్పందన తప్పనిసరిగా క్షీనిస్తుందని ఎల్లప్పుడూ తెలుసుకోండి కాబట్టి ఆ సమయంలో t విలువ 5 τ కి సమానం లేదా 5 τ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇండక్టర్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది మరియు దాని వద్ద వోల్టేజ్ 0 అవుతుంది కాబట్టి దీని అర్థం ఈ సర్క్యూట్లో స్విచ్ మూసి వేయబడినప్పుడు మరియు ఎక్కువసేపు మూసివేసి ఉంచినప్పుడు కాబట్టి ఇండక్టర్ షార్ట్ సర్క్యూట్గా పనిచేస్తుంది ఈ సర్క్యూట్ లో దీని గురించి నేను మొదట్లోనే ప్రస్తావించాను కాబట్టి సహజంగానే మీరు పిలిచేది i∞ VsR కాబట్టి ఇది if అంటే బలవంతపు ప్రతిస్పందన ఇది i∞ Vs R అని పిలుస్తారు కాబట్టి ఇది ఇలా ఉంటే 67 మరియు 68 సమీకరణం నుండి దీనిని ఇలా వ్రాయవచ్చు i సహజ ప్రతిస్పందన a e t tau కు సమానం మరియు ఇది బలవంతపు ప్రతిస్పందన Vs R ఇది స్టడీ స్టేట్ కి సంబంధించినది అంటే i if i∞ తప్ప ఏమీ కాదు కాబట్టి if బలవంతపు ప్రతిస్పందన తప్ప మరొకటి కాదు కానీ స్టడీ స్టేట్ లో i∞ VsR కాబట్టి అది మరియు i0 i0 అనేది ఇండక్టర్కు ప్రారంభ కరెంటుగా ఉంటుందని ఊహించుకొండి Vs కాకుండా వేరే సోర్స్ నుండి రావచ్చు అని మనం అనుకుంటాము కాబట్టి ఇండక్టర్ ద్వారా కరెంట్ తక్షణమే మారదని తెలుసుకోండి అంటే ఆ సమయంలో స్విచ్ మూసి వేయబడి ఉంది i0 i0 i0 ఎందుకంటే ఇండక్టర్ ద్వారా కరెంట్ తక్షణమే మారదు కాబట్టి t 0 వద్ద i i0 కాబట్టి సమీకరణంలో 69 అంటే ఇక్కడ చూపించినది t 0 వద్ద మీరు i పెద్ద అక్షరం I0 కాబట్టి మీరు అలా చేస్తే ఆ i0 అప్పుడు పెద్దఅక్షరం I0 ను పొందుతుంది Vs r ను పొందుతుంది దాని నుండి మీకు i0 Vs R లభిస్తుంది ఈ ఇన్పుట్ విలువ 69 లో ఉంది అప్పుడు మీరు i i0 Vs R e t τ Vs R ఇది సమీకరణం 72 కాబట్టి ఇది ఈ పదం మొదటి Vs R i0 Vs R e tτ కాబట్టి ఈ సమీకరణం మరేమీ కాదు ఇది i∞ Vs R మరియు ఈ i0 అనేది ప్రారంభ విలువ మళ్ళీ అది i0 i∞ e tτ మునుపటిలాగే ఉంటుంది i0 I0 మరియు నేను మీకు i∞ Vs R అని చెప్పాను కాబట్టి t t0 సమయం వద్ద స్విచింగ్ జరిగితే t t0 వద్ద అది అవుతుంది అప్పుడు అది i అవుతుంది ఎందుకంటే t t0 వద్ద మీరు t0 వద్ద ఉన్న ప్రారంభ విలువను 0 గా పొందాలి i∞ ఉంది e tτ కి బదులుగా ఇక్కడ e τ ఉంటుంది కాబట్టి ఆ కరెంట్ i0 0 అవుతుంది ప్రారంభ కరెంట్ 0 అయితేt 0 కన్నా తక్కువగా ఉన్నప్పుడు i 0 అని వ్రాయవచ్చు మరియు t 0 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు i0 0 ఆపై అది i VsR 1 e tτ అవుతుంది మరియు ప్రారంభ కరెంట్ i0 0 అని అనుకుంటే ఇది సమీకరణం 76 ఈ విషయం t 0 కన్నా తక్కువగా ఉన్నప్పుడు లేదా t 0 కన్నా పెద్దదిగా ఉన్నప్పుడు మీరు దీన్ని ఇలా వ్రాయవచ్చు i Vs R 1 e tτ u కాబట్టి t 0 కన్నా తక్కువగా ఉన్నప్పుడు u 0 కాబట్టి అది 0 అవుతుంది t 0 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు u1 అవుతుంది ఇది ఈ విషయం అవుతుంది కాబట్టి ఈ 2 ప్రస్తుతం i కి సంబంధించినది VsR 1 e tτ u అని ఒక పదంలో వ్రాయవచ్చు ఇది సమీకరణం 77 కాబట్టి సమీకరణం 77 వాస్తవానికి i0 0 తో R L సర్క్యూట్ యొక్క స్టెప్ ప్రతిస్పందనను ఇస్తుంది ఇండక్టర్ వద్ద వోల్టేజ్ 6 77 సమీకరణం నుండి పొందవచ్చు కాబట్టి vt L di dt కాబట్టి మీరు దీని యొక్క అవకలనం కనుగొంటే దీని యొక్క అవకలనం di dt మీరు అలా చేస్తే మీకుVsR Lτ e t tτ లభిస్తుంది కానీ L R Τ కాబట్టి τ రద్దు చేయ బడుతుంది కాబట్టి ఇది vt Vs e tτ అవుతుంది కానీ ఇక్కడ u జతచేయబడుతుంది అంటేt 0 కన్నా తక్కువగా ఉన్నప్పుడు u 0 కాబట్టి ఇది 0 అవుతుంది మరియు t 0 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు u 1 అది vt Vs e tτ కాబట్టి దీని అర్థం మీరు దీనిని చూస్తే కాబట్టి ఇది i యొక్క స్టెప్ రెస్పాన్స్ కాబట్టి R L సర్క్యూట్ కోసం స్విచ్ ఎక్కువసేపు మూసి వేయబడినప్పుడు కాబట్టి కరెంట్ అంటే i∞ Vs R కాబట్టి కరెంట్ స్టడీ స్టేట్ విలువ Vs R కి వెళుతుంది సాధారణంగా 5 τ సమయ స్థిరాంకం తరువాత ఇది దాదాపు Vs R ను చేరుకుంటుంది మరియు t 5 τ కి సమానమైనప్పుడు లేదా ఎక్కువగా ఉన్నప్పుడు Vs తీవ్రంగా క్షీణిస్తుంది కాబట్టి vt క్షీణిస్తుంది కాబట్టి ఇది క్రమంగా 0 కి వెళుతుంది కాబట్టి t 5 τ వద్ద ఇది దాదాపు 0 అవుతుంది కాబట్టి R L సర్క్యూట్ కి ఇది కరెంటు ప్లాట్ మరియు ఇది వోల్టేజ్ ప్లాట్ కాబట్టి ఇది i0 0 తో R L సర్క్యూట్ యొక్క స్టెప్ రెస్పాన్స్ ప్రారంభం లో ఇండెక్టర్ కరెంటు లేదు ఇది కరెంటు ప్రతిస్పందన మరియు రెండవది వోల్టేజ్ ప్రతిస్పందన ధన్యవాదాలు